మేము ఇప్పటి వరకు కేవలం రెసిస్టర్లు మరియు ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ లను మాత్రమే కలిగి ఉన్న సర్క్యూట్ లో మెష్ అనాలిసిస్ ను అధ్యయనం చేసాము ఇప్పుడు ఇతర సోర్సెస్ లను పరిశీలిస్తాము మొదట ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ తరువాత కంట్రోల్ సోర్స్ లను చూద్దాం ఒక సర్క్యూట్ తీసుకుందాం ఇక్కడ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉంది ఇది ఇంతకు ముందు ఉన్న సర్క్యూట్ వలె ఉంది నేను రెసిస్టర్ బదులు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ని ఉంచాను ఇప్పుడు మెష్ అనాలిసిస్ సమీకరణాలను వ్రాసినప్పుడు ప్రతి మెష్ లో వోల్టేజ్ డ్రాప్ మెష్లోని ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ పెరుగుదల అవుతుంది కరెంట్ సోర్స్తో సమస్య ఏమిటంటే కరెంట్ సోర్స్లోని వోల్టేజ్ కి మరియు కరెంట్ సోర్స్ ద్వారా ప్రవహించే కరెంట్ కి మధ్య సంబంధం ఉండదు కరెంట్ సోర్స్ ద్వారా ప్రవహించే కరెంట్ ఆధారంగా కరెంట్ సోర్స్లోని ఓల్టేజ్ ను మీరు అంచనా వేయలేరు కరెంట్ సోర్స్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే దాని ఓల్టేజ్ విలువ తో సంబంధం లేకుండా స్థిరమైన కరెంట్ ప్రవాహాన్ని అందిస్తుంది ఇది ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నపుడు నోడల్ అనాలిసిస్ సమస్య మాదిరిగానే ఉంటుంది మరియు దీనికి పరిష్కారం కూడా నోడల్ అనాలిసిస్ మరియు ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ తో పరిష్కారం చేసిన మాదిరిగానే ఉంటుంది కాబట్టి మునుపటిలాగే మూడు మెష్లను తీసుకుందాం ఇక్కడ మెష్ కరెంట్ i1 i2 i3 అనుకుందాం కరెంట్ సోర్స్లోని ఓల్టేజ్ ను Vx అని లేబుల్ చేస్తాను ఇప్పుడు నేను మొదటి మెష్ చుట్టూ KVL సమీకరణాన్ని వ్రాస్తే i1 R11 R13 ఇవి వరుసగా R11 మరియు R13 లో ఓల్టేజ్ డ్రాప్స్ మెష్ 1 యొక్క సమీకరణం రాస్తే i1 R11 R13 Vx V1 మెష్ 2 యొక్క సమీకరణం R 23 i 2 R 2 2 నాకు దీని లో ఓల్టేజ్ డ్రాప్ తెలియదు దీనిని వ్యతిరేక దిశలో Vx గా తీసుకుంటాను R 2 3 i 2 R 2 2 Vx V2 ఇక్కడ మనకు Vx విలువ తెలియకపోవడం ఒక సమస్య ఇంతకు ముందు మాదిరే ఈ రెండు మెష్ సమీకరణాలను కూడితే i1 R11 R 2 3 i 2 R 2 2 V1 V2 ఇక్కడ Vx మెష్ నెంబర్ 1 లో ఒక్క గుర్తుతో మరియు మెష్ నెంబర్ 2 లో వ్యతిరేక గుర్తుతో ఉంది అలా Vx పోయింది చివరగా మనకు ఈ మొత్తం లూప్ లో ఓల్టేజ్ డ్రాప్ వచ్చింది ఇది మెష్ 1 మరియు మెష్ 2 యొక్క కలయిక దీనిని సూపర్ మెష్ అంటారు ఈ సూపర్ మెష్ ఏర్పరచడం ద్వారా ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ యొక్క ఓల్టేజ్ ను తెలుసుకోలేని సమస్యను అధిగమించారు నోడల్ అనాలసిస్ లో ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ద్వారా ప్రవహించే కరెంట్ విలువ తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా మనం సూపర్ నోడ్ని ఉపయోగించాం పై రెండు మెష్ సమీకరణాలను కలిపి ఒక సమీకరణంగా రాయడం ద్వారా మనం ఒక సమీకరణాన్ని కోల్పోయాం కానీ మనం కిర్చాఫ్ కరెంట్ లా ఉపయోగించి i 1 i 2 i 0 అని తెలుసుకున్నాం ఈ బ్రాంచ్ లో క్రిందికి ప్రవహించే కరెంటు i 1 i 2 దీని విలువ మనకు తెలుసు ఈ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ వల్ల ఇది I0 అవుతుంది కాబట్టి i 1 i 2 i 0 అలా కరెంట్ సోర్స్ యొక్క సమీకరణం వ్రాశాను పై రెండు సమీకరణాలు మరియు ఇంతకు ముందు ఉన్న మెష్ నంబర్ 3 యొక్క సమీకరణం ఉపయోగించి మనం మూడు మెష్ కరెంట్ లను కనుగొనవచ్చు వీటి ద్వారా బ్రాంచ్ కరెంట్ మరియు బ్రాంచ్ వోల్టేజ్ కనుగొనగలము మనకు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉంటే మీరు సూపర్ మెష్ ఏర్పరచాలి అలా చేయడం వల్ల ఒక సమీకరణం పోతుంది కానీ కరెంట్ సోర్స్ కి సంబంధించిన నియమం ద్వారా మరొక సమీకరణం వస్తుంది దానితో సర్క్యూట్ లోని వేరియబుల్స్ అన్నింటిని కనుగొనడానికి కావలసిన సమీకరణాలు లభిస్తాయి ఇక్కడ రెండు మెష్ ల మధ్యలో కరెంట్ సోర్స్ ని తీసుకున్నాను అలా కాకుండా కరెంట్ సోర్స్ మెష్ యొక్క అంచున ఉన్నప్పుడు అనగా రెండు మెష్ లకు మధ్యలో కాకుండా ఒకే ఒక మెష్ కి చెంది ఉన్న సందర్భంలో దానిని సులభంగా పరిష్కరించవచ్చు డిపెండెంట్ కరెంటు సోర్స్ కారణంగా ఆ బ్రాంచ్ గుండా ప్రవహించే మెష్ కరెంట్ i1 అనేది కరెంట్ సోర్స్ i0 కి సమానం అవుతుంది కాబట్టి నేరుగా i1 i0 అవుతుంది మీరు i 1 కోసం పరిష్కరించాల్సిన అవసరం లేదు ఇది నోడల్ అనాలసిస్ మాదిరే ఉంటుంది ఇక్కడ మెష్ అనాలసిస్ ఉంది అదే నోడల్ అనాలసిస్ లో అయితే ఇక్కడ ఒక ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ రిఫరెన్స్ నోడ్ మరియు నోడ్ 1 మధ్యలో అనుసంధానం చేయబడిందని అనుకుందాం నోడ్ 1 కి మిగిలిన వేరే మూలకాలు కూడా అనుసంధానం అయి ఉండవచ్చు కానీ మీరు V1 కోసం పరిష్కరించాల్సిన అవసరం లేదు V1 V0 అవుతుంది అలాగే సర్క్యూట్ యొక్క అంచున కరెంట్ సోర్స్ కలిగి ఉన్న సందర్భం కూడా దీని మాదిరే ఉంటుంది మీరు ఇక్కడ ఉన్న ఒక్క వేరియబుల్ కోసం పరిష్కరించాల్సిన అవసరం లేదు ప్లానర్ సర్క్యూట్ లో మెష్ అనాలసిస్ చాలా సందర్భాలలో నోడల్ అనాలసిస్ మాదిరే ఉంటుంది కేవలం రెసిస్టర్ మరియు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు నోడల్ అనాలసిస్ చాలా సులభంగా ఉంటుంది అలాగే కేవలం రెసిస్టర్ మరియు ఇండిపెండెంట్ ఓల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు మెష్ అనాలసిస్ చాలా సులభంగా చేయవచ్చు నోడల్ అనాలసిస్ లో ఇండిపెండెంట్ ఓల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు రెండు నోడ్ లను జత చేయడం ద్వారా సూపర్ నోడ్ ఏర్పరుస్తారు మెష్ అనాలసిస్ లో అయితే రెండు మెష్ లను కలిపి సూపర్ మెష్ గా ఏర్పరుస్తారు ఇక్కడ రెండు అని చెప్పాను కానీ అది ఓల్టేజ్ సోర్స్ లు ఏ విధంగా అనుసంధానించబడి ఉన్నాయి అనే దాని పై ఆధారపడి ఉంటుంది కొన్ని సందర్భాలలో ఓల్టేజ్ సోర్సెస్ వరుసగా ఉన్నప్పుడు రెండు కంటే ఎక్కువ నోడ్ లను ను కలిపి సూపర్ నోడ్ ఏర్పరిచి నోడల్ అనాలసిస్ చేయాల్సి ఉంటుంది అలాగే సర్క్యూట్ లోని చాలా బ్రాంచ్ లలో కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు రెండు కన్నా ఎక్కువ మెష్ లను కలిపి సూపర్ మెష్ చేసి మెష్ అనాలసిస్ చేయాల్సి వస్తుంది ఇది సాధ్యమైనది ఈ సందర్భాలు అన్ని ఒకేలా ఉంటాయి అందువల్ల వీటిని విపులంగా వివరించడం లేదు కేవలం వాటిని పరిష్కరించడం గురించి క్లుప్తంగా చెబుతున్నాను కాబట్టి మీరు రెండింటిని పోల్చి చూస్తే సర్క్యూట్ లో రెసిస్టర్ మరియు ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు మెష్ అనాలసిస్ చేయడం సులభం అలాగే సర్క్యూట్ లో రెసిస్టర్లు మరియు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు నోడల్ అనాలసిస్ చేయడం సులభం ఈ సందర్భాలలో వీటి నిర్మాణం కూడా ఒకేలా ఉంటుంది మెష్ అనాలసిస్ లో R I V నోడల్ అనాలసిస్ లో G V I ఇవి ఒకే నిర్మాణం కలిగి సిమ్మెట్రీక్ గా ఉన్నాయి ఈ సందర్భం నోడల్ అనాలసిస్ లో వికర్ణ మూలకాలను గమనిస్తే అది ఒక నోడు వద్ద ఉండే మొత్తం కండెక్టన్స్ కు సమానం మెష్ అనాలసిస్ లో మెష్ లోపల ఉండే మొత్తం రెసిస్టెన్స్ కి సమానం మ్యాట్రిక్స్ లో వికర్ణేతర మూలకాలు కూడా అలాగే ఉంటాయి నోడల్ అనాలసిస్ లో వికర్ణేతర మూలకాలు రెండు నోడ్ లకు మధ్య ఉన్న కండెక్టన్స్ ను నెగెటివ్ గుర్తుని కలిగి ఉంటుంది అదే మెష్ అనాలసిస్ లో అయితే రెండు మెష్ లకు మధ్య ఉన్న రెసిస్టెన్స్ కి నెగెటివ్ గుర్తుని కలిగి ఉంటుంది మెష్ అనాలసిస్ లో కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు సూపర్ మెష్ ఏర్పరచాలి ఇది నోడల్ అనాలసిస్ లో ఓల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు సూపర్ నోడ్ ఏర్పరచడం లాంటిది కాబట్టి ఈ నోడల్ అనాలసిస్ కి సంబంధించిన వివరాలతో మనం మెష్ అనాలసిస్ ని అర్థం చేసుకున్నాము మరియు అన్ని సందర్భాలకు సంబంధించిన లక్షణాలను కూడా అర్థం చేసుకున్నాము